మెండిలియన్ జెనెటిక్స్ మీద పాఠాల సమితికి స్వాగతం మెండిలియన్ అనే పదం గ్రెగొర్ మెండల్ ని సూచిస్తుంది ఈ పాఠంలో భాగంగా అతని గురించి తెలుసుకుంటాము ఇంకా ఇంత పాత విషయాలను ఎందుకు గమనిస్తున్నామో కూడా మీకు అర్థం అవుతుంది ఈ రోజుల్లో దీనితో సంబంధం ఏమిటి చాలా వ్యాధులకు మూల కారణం జన్యుపరమైన సంబంధాలు అయి ఉంటాయి ఒక శరీరంలో ప్రతి కణం ఒకే రకమైన జన్యువుల సమితికి చెంది ఉంటుంది అనే విషయం మనకు తెలుసు శరీరంలోని ప్రతి శాకియ కణంలో ఒకేలాంటి జన్యువుల సమితి ఉంటుంది అది బ్రెయిన్ సెల్ లేక లివర్ సెల్ లేక స్కిన్ సెల్ ఏదైనా కావచ్చు అన్నింటిలో కూడా మనకు మన తల్లిదండ్రుల దగ్గర నుండి సంక్రమించిన ఒకేరకమైన జన్యువులు ఉంటాయి అవి ఉండే స్థానాలను బట్టి వాటి వ్యక్తీకరణ భిన్నంగా ఉండవచ్చు మనం దాని గురించి ఆలోచించనవసరం లేదు కానీ ప్రధాన పదార్థం మాత్రం ఒక్కటే శరీరం మొత్తం మీద ప్రతి కణంలోనూ ఒకే రకమైన జన్యువులు ఉంటాయి కాబట్టి జన్యుపరమైన వ్యాధులు శరీరం అంతా సోకి ఏదోఒకలాగ జరిపించుకోవడం తప్ప మనం పెద్దగా ఏమి చెయ్యలేము ప్రస్తుతానికి వాటిని నయం చేయడం చాలా కష్టం జెనెటిక్ లేదా జీన్ థెరపీ కొద్దిగా ఆశాజనకంగా ఉన్నా ఇది చాలా రోజులుగా అధ్యయనం చేయబడుతున్నది కొన్ని విజయాలు ఉన్నాయి కానీ ఖచ్చితమైన అంగీకార దశకు చేరుకోవాలంటే అందులో ఇంకా చాలా అభివృద్ధి జరగాలి మనం ముందు కొంత డేటాతో ప్రారంభిద్దాం ఇండియాలో సుమారుగా 5200 మంది పసిపిల్లలు సికిల్ సెల్ డిసీస్ తో 9000 మంది బీటా తలసేమియా తో 21400 మంది డౌన్ సిండ్రోమ్ తో 390000 మంది G6PD డెఫిషియన్సీ తో పుడుతున్నారు వీటిలో కొన్నింటి గురించి మనం ఇంతకు ముందే తెలుసుకున్నాము సికిల్ సెల్ డిసీస్ అంటే సికిల్ సెల్ ఎనీమియా నే సికిల్ సెల్ డిసీస్ అని కూడా అంటారు మీరు కావాలంటే ఈ వీడియోను చూడవచ్చు ఇది pdf ఫైల్ లో కూడా ఉంటుంది దానిమీద క్లిక్ చేస్తే దొరుకుతుంది సికిల్ సెల్ డిసీస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఇది చాలా మంచి వీడియో ఇంకా ఐచ్ఛిక వీడియో అదేవిధంగా తలసేమియా గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో చూడవచ్చు ముఖ్యంగా బీటా తలసేమియా మామూలుగా ఆల్ఫా తలసేమియా మరియు బీటా తలసేమియా ఉంటాయి మీరు దీని మీద క్లిక్ చేయవచ్చు ఇది మళ్లీ ఒక ఆప్షనల్ వీడియో డౌన్ సిండ్రోమ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో యొక్క మొదటి మూడు నిమిషాలు చూడండి ఇందులో జన్యుపరమైన మూలాల గురించి చాలా మంచిగా ఓవర్వ్యూ ఉంది ఇది డౌన్ సిండ్రోమ్ గురించి పరిచయం ఇచ్చి తరువాత చాలా వరకు రీసెర్చ్ అంశాల గురించి చర్చిస్తుంది ఈ రీసెర్చ్ అంశాలు కోర్సును దాటి ఉంటాయి కాబట్టి మీరు వీడియో యొక్క మొదటి మూడు నిమిషాలు చూస్తే సరిపోతుంది G6PD డెఫిషియన్సీ అనేది ప్రతి సంవత్సరం పుట్టే చాలామంది చిన్నారులను ప్రభావితం చేస్తోంది ఇక్కడ ఒక సామాజిక కోణం గురించి ప్రస్తావించారు ఇది మళ్లీ ఒక ఆప్షనల్ వీడియో ఇది G6PD డెఫిషియన్సీ మీద అల్లీల్ పరంగా కావాలనుకుంటే మీరు దీన్ని చూడవచ్చు ఇవన్నీ కూడా ఆప్షనల్ మొదటి మూడు నిముషాలు తప్పకుండా చూడమని నా సలహా ఇవన్నీ కూడా ఒక మూలం నుండి వచ్చాయి ఎందుకంటే ఇవన్నీ కూడా నంబర్లు మరియు అంచనాలు 2002 లో ప్రచురింపబడిన వర్మ మరియు బీజార్నియా పేపరు " ది బర్డెన్ ఆఫ్ జెనిటిక్ డిస్ఆర్డర్స్ ఇన్ ఇండియా అండ్ ఏ ఫ్రేమ్ వర్క్ ఫర్ కమ్యూనిటీ కంట్రోల్" ఇది పబ్లిక్ హెల్త్ జినోమిక్స్లో ప్రచురితమైంది ఇది 2002 లోది ఇప్పటికి ఈ నంబర్లు మారి ఉండవచ్చు గానీ మనకు ఎంతోకొంత నంబర్లకు సంబంధించి అవగాహన వచ్చింది అందుకే దీనిని ఎంచుకున్నాను ఇది ఇండియాలో ఉండే కొన్ని రకాల వ్యాధులను గురించి మనకు తెలిసేలా చేసింది సికిల్ సెల్ డిసీస్ అంటే ఏమిటో మనం ఇంతకు ముందే తెలుసుకున్నాము ఇప్పుడు దీని గురించి చర్చిద్దాము హిమోగ్లోబిన్ అనేది ఒక ప్రోటీన్ ఇది వివిధ సబ్ యూనిట్లకు సంబంధించిన జన్యువుల నుండి తయారు చేయబడింది ఒక మామూలు హిమోగ్లోబిన్ జన్యువులో గ్లుటామిక్ ఆసిడ్ ఆరవ స్థానంలో ఉంటుంది అదే గనుక గ్లుటామిక్ ఆసిడ్ వాలైన్ గా మారితే ఆ ఒక్క మార్పు విభిన్న ఆకృతిని తీసుకురాగలదు వివిధ ప్రోటీన్ సబ్ యూనిట్లలో భిన్నమైన 3D ఆకృతులు నిర్మాణం అవుతాయి దీనివల్ల హిమోగ్లోబిన్ అణువు చాలా సులువుగా క్రిస్టలైజ్ అయ్యి ఒక సాధారణ హిమోగ్లోబిన్ అణువులా ఆక్సిజన్ను తీసుకువెళ్లే సామర్థ్యాన్ని కోల్పోతుంది దీనినే సికిల్ సెల్ ఎనీమియా అంటారు హిమోగ్లోబిన్ సాధారణంగా ఉంటే ఎర్ర రక్త కణం స్పష్టమైన డిస్క్ ఆకారంలో ఉంటుంది అదే సికిల్ సెల్ ఎనీమియా వ్యాధితో బాధపడుతున్న వారిలో ఎర్ర రక్త కణం సికిల్ ఆకారం అంటే కొడవలి మాదిరిగా ఉంటుంది ఇది మీరు కోర్సులో సిఫార్సు చేసిన వీడియోలో చూసినట్లు చాలా సమస్యలను తెచ్చిపెడుతుంది అలాగే తలసేమియా కూడా హిమోగ్లోబిన్లో సరికాని సబ్ యూనిట్ నిర్మాణం వల్ల కలుగుతుంది ఆల్ఫా సబ్ యూనిట్ కానీ బీటా సబ్ యూనిట్ కానీ సరిగ్గా నిర్మాణం కాకపోవడం వల్ల కలుగుతుంది ఇది సికిల్ సెల్ ఎనీమియా కు భిన్నంగా ఉంటుంది డౌన్ సిండ్రోమ్ అదనపు 21వ క్రోమోజోము వల్ల కలుగుతుంది సహజంగా మనుష్యులలో రెండు క్రోమోజోములు ఉంటాయి కానీ 21 వ క్రోమోజోములు మూడు ఉన్నప్పుడు అంటే ఒక కణంలో మూడు 21వ క్రోమోజోములు ఉంటాయి ఇప్పుడు ఇలా ప్రతి కణం లో కనుక జరిగితే ఇది డౌన్ సిండ్రోమ్ కు దారి తీస్తుంది ఇది ఎన్ని విధాలుగా వ్యక్తమవుతుంది అనేది సూచించిన ఆప్షనల్ వీడియోలో మీరు చూడవచ్చు G6PD డెఫిషియన్సీ అంటే గ్లూకోజ్ సిక్స్ ఫాస్పేట్ డిహైడ్రోజినీస్ డెఫిషియన్సీ పాడైన ఎంజైమ్ వల్ల కలుగుతుంది పాడవడం వలన ఇది చాలా పెద్ద సమస్యలకు దారి తీస్తుంది ఈ గ్లూకోజ్ సిక్స్ ఫాస్పేట్ డిహైడ్రోజినేస్ అనేది ఒక ఎంజైమ్ అంటే ఇది ఒక ప్రోటీన్ ఇంకా ఒక జన్యువులోని కోడెడ్ అయ్యి ఉంటుంది కనుక ఇది ఇండియాలో ఒక జన్యుపరమైన రుగ్మత వేరే దేశాలలో సీస్టిక్ ఫైబ్రోసిస్ ఇది US లో చాలా సాధారణ జన్యుపరమైన రుగ్మత పొరలలో క్లోరైడ్ కోసం నాళాలు పనిచేయకపోవడం వలన ఇది తలెత్తుతుంది ఎందుకంటే వాస్తవానికి క్లోరైడ్ నాళప్రోటీన్ అయిన ప్రోటీన్ సరిగా ఏర్పడలేదు అందువల్ల సరిగ్గా పనిచేయకపోవడం వలన క్లోరైడ్ సెల్ లోపలికి మరియు వెలుపల కదలదు ఇలా జరగడం వల్ల ఎక్స్ట్రాసెల్యులర్ స్పేస్లో క్లోరైడ్ పేరుకుపోతుంది ఫలితంగా శ్లేష్మంమ్యూకస్ ఏర్పడుతుంది ఇన్ఫెక్షన్ వలన నిరోధకత తగ్గుతుంది ఆ సమయంలో సరైన మధ్యవర్తిత్వం లేకపోతే ఐదేళ్లలోపు పిల్లలకు మరణం సంభవిస్తుంది అదే గనక సరైన మధ్యవర్తిత్వం ఉంటే మనుషులు ఎక్కువ కాలం బ్రతుకుతారు ప్రతి 2500 అమెరికన్లలో ఒకరికి ఈ వ్యాధి ఉంటుంది ఇది చాలా ప్రబలమైన వ్యాధి ఈ ఆప్షనల్ వీడియో మీకు సీస్టిక్ ఫైబ్రోసిస్ గురించి మరింత సమాచారం ఇస్తుంది అలాగే హంటింగ్టన్'స్ డిసీస్ Huntington's disease ఇది సహజంగా 45 ఏళ్ల పై వయసు వాళ్ళకి సంక్రమించే జన్యుపరమైన రుగ్మత అకోండ్రోప్లాసియా అనేది ఒకలాంటి మరుగుజ్జుతనము మీకు గేమ్ ఆఫ్ థ్రోన్స్ నుండి పీటర్ డింక్లెజ్ అదే టైరన్ లేనిస్టర్ గుర్తుండే ఉంటాడు అతనికి అకోండ్రోప్లాసియా ఒకలాంటి మరుగుజ్జుతనం ఇది ఒక వారసత్వ రుగ్మత ఈ ప్రత్యేకమైన వారసత్వ రుగ్మత గురించి తరువాత తెలుసుకొందాం మనం ఇదంతా మాట్లాడుకోవడానికి ఒక కారణం ఉన్నది ఒకవేళ గనుక మనం పిల్లలకి రుగ్మత సంక్రమించే అవకాశాలను అంచనా వేయగలిగితే అది కూడా సీస్టిక్ ఫైబ్రోసిస్ లాంటి పెద్ద వ్యాధులను గురించి తల్లిదండ్రులకు తెలుపగలిగితే అప్పుడు వారి పిల్లల్లో అటువంటి అపసవ్యాలను సంభాళించడానికి వారి వారి పద్ధతులలో తల్లిదండ్రులు మానసికంగా తయారవుతారు ఇది చాలా పెద్ద విషయం మరియు ఇప్పటికే జరుగుతున్న విషయం ఈ ప్రత్యేకమైన పాఠంలో ఇది ఏ ఆధారంగా జరుగుతుందో మనము తెలుసుకోవచ్చు అంచనా వేయడానికి మరియు మూలకం విశ్లేషణ చేయడానికి ఒక సులువైన పద్ధతి ఉన్నది ఈ రోజుల్లో మనకు చాలా విషయాలు తెలుసు ఇంకా ఈ విశ్లేషణ చేయడానికి చాలా పద్ధతులు ఉన్నాయి కాకపోతే ఈ విశ్లేషణ చేయడానికి చాలా సులువైన మరియు ప్రభావవంతమైన పద్ధతి మెండిలియన్ జెనెటిక్స్ సూత్రాలను ఉపయోగించి చేయడం ఈ మెండిలియన్ జెనెటిక్స్ సూత్రాలు ఒక శతాబ్దం మరియు కొన్ని దశాబ్దాల క్రితం ఉద్భవించి ఉండవచ్చు ఆ రోజుల్లో వారసత్వం అంటే ఏమిటో ఎవరికీ తెలియదు ఎవ్వరికీ కూడా కూతురు కానీ లేక కొడుకు కానీ వారి తల్లి లాగా లేక తండ్రి లాగా లేకపోతే కొన్నిసార్లు అమ్మమ్మ తాతయ్య లాగో చూడడానికి గల కారణాలు ఏమిటో తెలిసేదికాదు మనుషులకు ఏ విధంగానూ కూడా అర్థమయ్యేది కాదు ఆ కాలంలో అంటే 1800 చివర్లో ఈ సూత్రాలు అభివృద్ధి చేయబడ్డాయి గ్రెగొర్ మెండల్ అభివృద్ధి చేసిన ప్రభావవంతమైన ఈ రచనను చూచాయగా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇవి చాలా ప్రాథమిక సూత్రాలు అయినప్పటికీ ఇంకా చాలా ఎక్కువ వైవిధ్యాలు వచ్చినప్పటికీ ఈ రోజుకి కూడా ఈ సూత్రాలు చాలా ప్రభావవంతమైనవి పిల్లలలో రుగ్మత సంక్రమించే అవకాశాలను అంచనా వేయగలగడానికి ఈ సూత్రాలు ఇప్పటికీ చాలా ఉపయోగపడతాయి ఇందువల్లే ఈ రోజుకి కూడా మనం మెండిలియన్ జెనెటిక్స్ గురించి చదువుకుంటున్నాం ఏదేమైనా చారిత్రాత్మకంగా మెండెల్ ఏమి చేసారో తెలుసుకోవడం మరియు మీరు జన్యుశాస్త్రంపై ఆసక్తి కలిగి ఉంటే దాని అభివృద్ధిని తెలుసుకోవడం మంచిది కానీ దానికి చాలా ఉపయోగకరమైన కోణం ఉంది దాదాపు ఒక శతాబ్దం క్రితం వారసత్వం గురించి పెద్దగా తెలియనప్పుడు మనుషులకు స్వభావాల వారసత్వం మీద ఆసక్తి ఉండేది మనుషులకు వారసత్వ లక్షణాలు ఎందుకు వస్తాయి ఎందుకు ఒక కొడుకు తండ్రిలాగా లేదా తల్లి లాగా ప్రవర్తిస్తాడో లేదా ఒక కూతురు తండ్రిలాగా లేదా తల్లి లాగా ప్రవర్తిస్తుందో లేదా ఒక్కోసారి తాత లేక అమ్మమ్మ లాగా ప్రవర్తిస్తారో తెలుసుకోవడం కుతూహలంగా ఉండేది చాలామంది ఎప్పుడూ కూడా ఒకలాంటి లక్షణాల కలయిక ఉందని నమ్మేవారు కొన్ని లక్షణాలు తల్లి నుంచి కొన్ని లక్షణాలు తండ్రి నుంచి వచ్చి కొడుకు లేక కూతురు లేదా పిల్లలు వీరిద్దరి లక్షణాలతో కలిసి ఉండేవారని చాలా రోజుల వరకు మనుషులు నమ్మేవారు కాకపోతే చాలా భిన్న సందర్భాలలో ఇది స్పష్టంగా చెల్లుబాటు అయ్యేది కాదు ఈ విషయం మనుషులను చాలా ఆశ్చర్యపరిచేది వారు దీని గురించి సందేహించే వారు మెండల్ వచ్చిన తరువాత ఈ లక్షణాలు వాస్తవంగా లక్షణ రేణువులు వలన బదిలీ అవుతాయని తెలుసుకున్నారు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో లక్షణాలను గుర్తించడానికి కొన్ని అంశాలు ఉన్నాయి మనం దీనిని అర్థం చేసుకుంటే కొంతవరకు ఏం జరుగుతుందో అంచనా వేయవచ్చు ఇది గ్రెగొర్ మెండల్ చేసిన పెద్ద సహకారం ఈ మంచి వీడియోను చూడమని నా సలహా ఇది చాలా అవసరమైన వీడియో దాదాపుగా 20 నుండి 25 నిమిషాల నిడివి ఉండే వీడియో ఇది కొంచెం పెద్దది మరియు పాతదే అయినా మెండల్ జీవితంలో కొన్ని భాగాలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి అంతేకాక మెండల్ చేసిన ప్రయోగాలు ఇంకా అతను బయటకు తీసుకు వచ్చిన మరికొన్ని సూత్రాల గురించి ఉంటుంది ఈ పాఠంలో లేక ఈ పాఠశాల సమితి లో మనకు ఉపయోగపడే వాటిని గురించి తెలుసుకుందాము అలా చేయడానికి మెండెల్ అభివృద్ధి సమయంలోలేదా ఆ తరువాత వెంటనే ఉన్న సంవత్సరాల సమయంలో ఉన్న పరిభాషను ప్రస్తుత పరిభాషకు మ్యాప్ చేయాలి ముందుగా మనం సీస్టిక్ ఫైబ్రోసిస్ ని తీసుకుందాం క్లోరైడ్ ట్రాన్స్పోర్టర్ యొక్క ఉనికి చాలా ముఖ్యం ఎందుకంటే అదే గనుక లేకపోతే సీస్టిక్ ఫైబ్రోసిస్ ఉత్పన్నమవుతుంది ఇక్కడ రెండు రకాల అవకాశాలు ఉన్నాయి క్లోరైడ్ ట్రాన్స్పోర్టర్ కు కావలసిన పోర ప్రోటీన్ పని చేస్తూ ఉండడం లేక క్లోరైడ్ ట్రాన్స్పోర్టర్ కు కావలసిన పోర ప్రోటీన్ పని చేయకపోవడం ఈ రెండు అవకాశాలు సాధారణ లేక సీస్టిక్ ఫైబ్రోసిస్ కు దారితీస్తాయి క్లోరైడ్ ట్రాన్స్పోర్టర్ ఉనికి ఒక స్వభావం లేక వారసత్వ లక్షణం వారసత్వ లక్షణాన్ని స్వభావం అంటారు ఒక్కోసారి ఇది పరమాణు పరంగా కాకుండా మనిషి యొక్క ఎత్తు లేదా కళ్ళ రంగు మొదలగునవి కావచ్చు ఇవి సాధారణంగా గమనించగలిగే లక్షణాలు మరో మాటలో చెప్పాలంటే స్వభావాలు సాధారణంగా గమనించగలిగేవి ఇక్కడ నేను పరిభాష మ్యాపింగ్ ను వాడితే గమనించగలిగితే అది ఒక స్వభావం ఇంకా వారసత్వ లక్షణం ప్రతి పాత్రలో వైవిధ్యాలు వాటిలో ప్రతి ఒక్కదాన్ని లక్షణం అంటారు ఉదాహరణకు కార్యాచరణం అనేది ఒక లక్షణం కార్యాచరణం కాకపోవటం లేక అది లేకపోవటం కూడా ఒక లక్షణం పొడవు ఒక లక్షణం పొట్టి కూడా ఒక లక్షణం నీలి రంగు కళ్ళు ఒక లక్షణం గోధుమ రంగు కళ్ళు ఒక లక్షణం ఈ విధంగా కళ్ళ రంగు అనేది స్వభావం అయితే నీలి రంగు కళ్ళు మరియు గోధుమ రంగు కళ్ళు ఆ ప్రత్యేకమైన స్వభావం యొక్క అనేక లక్షణాలలో ఒక రెండు అవుతాయి ఎత్తు అనేది స్వభావం అయితే పొడుగ్గా ఉండటం ఒక లక్షణం పొట్టిగా ఉండటం ఒక లక్షణం ఇప్పటికి మీకు ఆలోచన అర్థమయ్యే ఉంటుంది కాబట్టి మనం స్వభావాలు మరియు లక్షణాలు గురించి తెలుసుకోబోతున్నాం ప్రతి ఒక్క లక్షణం హోమోలాగస్ క్రోమోజోమ్లపై రెండు యుగ్మ వికల్పాల ద్వారా నిర్ణయించబడుతుంది ఇది మనకు తెలిసిన జన్యువులతో సమానం హోమోలాగస్ క్రోమోజోమ్ లు జతలలో ఉంటాయి మనం ఇంతకు ముందు డౌన్ సిండ్రోమ్ గురించి మాట్లాడుకున్నప్పుడు 21 వ జత గురించి అందులో ఉండే అదనపు క్రోమోజోమ్ గురించి తెలుసుకున్నాం ఆ రెండు 21లు లేదా ఆ రెండు 20లు లేదా ఉదాహరణకు 1 2 3 అన్నీ కూడా హోమోలాగస్ క్రోమోజోమ్లు అనుకుందాం అంటే హోమోలాగస్ క్రోమోజోమ్ల పై రెండు యుగ్మ వికల్పాలు ప్రతి లక్షణాన్ని నిర్ణయిస్తాయి అని దాని అర్థం ఇప్పుడు ఈ రెండూ హోమోలాగస్ క్రోమోజోమ్లు అనుకుంటే క్యాపిటల్ T ఒక యుగ్మ వికల్పంఎల్లీల్ స్మాల్ t మరొక యుగ్మ వికల్పంఅల్లిల్ ఇప్పుడు ఇక్కడ మనకు వివిధ కలయికలు కుదురుతాయి రెండూ కూడా క్యాపిటల్ కావచ్చు లేదా తారుమారుగా ఒకటి క్యాపిటల్ రెండవది స్మాల్ కావచ్చు లేదా రెండూ కూడా స్మాల్ కావచ్చు ఈ భిన్న కలయికలు స్వభావంలో విభిన్న లక్షణాలకు కారణమవుతాయి క్రోమోజోముల మీద యుగ్మ వికల్పంఎల్లీల్ యొక్క స్థానాన్ని లోకస్ అంటారు ఇది మీకు కేవలం పదజాలం తెలియడం కోసం ఇది సాధారణ ఉజ్జాయింపు అని గుర్తుంచుకోండి వైవిధ్యాలు సాధ్యమే మనం వాటి గురించి అవసరమైనప్పుడు తెలుసుకుందాం ఈ సమయంలో మనం ఒక చిన్న విరామం తీసుకుని తదుపరి పాఠంలో మిగిలిన అంశాలు తెలుసుకుందాం మెండల్ మరియు అతని పనిమీద నేను చెప్పినటువంటి వీడియో మీరు చూడడం మంచిది తదుపరి పాఠం లో కలసి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మళ్ళీ కలుద్దాం